పునఃస్వాగతం గత ఉపన్యాసంలో హాఫ్ రేంజ్ సిరీస్ కోసం మనము హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ మరియు కొసైన్ సిరీస్ మరియు ఫోరియర్ సిరీస్ విస్తరణ గురించి చర్చించాము మేము ఒక ఉదాహరణ కూడా చేసాము ఇప్పుడు మనము మరొక ఉదాహరణను తీసుకుందాం మనము f x ని 0πలో కొసైన్ల సిరీస్లో విస్తరించవచ్చని నిరూపించాలనుకుందాం కాబట్టి మనము f x ని 0πలో కొసైన్ సిరీస్గా విస్తరించాలి మరియు x2 4cos x 12cos 3x 32cos 5x 52 అని చూపించాలి ఇక్కడ నుండి 11213215228 అని నిరూపించాలి అదేవిధంగా సమస్య యొక్క రెండవ భాగంలో మనము f x ని 0πలో సైన్ సిరీస్గా విస్తరించాలి మరియు x2sin x 1 sin 2x 2sin 3x 3 అని చూపించాలి ఇక్కడ నుండి 1 1315 4 అని నిరూపించాలి కాబట్టి మనము ఒకే ఫంక్షన్ను సైన్ సిరీస్ వలె కొసైన్ సిరీస్ వలె వ్యక్తపరచాలనుకుంటున్నాము మరియు అక్కడ నుండి మనము వేర్వేరు సిరీస్లను గణించగలుగుతాము దయచేసి గమనించండి మనము దీనిని సైన్ సిరీస్ లేదా కొసైన్ సిరీస్ అని నిర్వచించినా 0 π లో ఫంక్షన్ f x యొక్క స్వభావం మారదు

పొందిన ఫలితం నుండి స్పష్టంగా మనము x 0 ని ప్రతిక్షేపిస్తే మన ప్రయోజనానికి ఉపయోగపడుతుందని చూడవచ్చు కాబట్టి మనము x 0 ని x యొక్క పొందిన సిరీస్ విస్తరణ లో ఉంచితే మనము పొందుతాము 02 411213215211213215228

ఇది సమస్య యొక్క మొదటి భాగాన్ని పూర్తి చేస్తుంది తరువాత అదే ఫంక్షన్ fx x ను 0 π లో సైన్ సిరీస్ పరంగా వ్యక్తీకరించవచ్చు కాబట్టి సైన్ సిరీస్ పరంగా వ్యక్తీకరించడానికి సైన్ పదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి మనం bn మాత్రమే లెక్కిస్తాము కాబట్టి bn20fxsin nx dx20xsin nx dx2 xncos nx 02n2sin nx 0 2ncos nπ 2n 1n అందువలన 0 π లో fx x యొక్క హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ xn1bnsin nx ⇒x 2n1 1nnsin nx 2sin x 1 sin 2x 2sin 3x 3 దయచేసి గమనించండి మనము fx x ను ఒకసారి హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్గా వ్యక్తీకరిస్తున్నప్పటికీ మరియు ఒకసారి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్గా వ్యక్తీకరిస్తున్నప్పటికీ అవి రెండు వేర్వేరు సిరీస్ లు కానీ వాటి స్వభావం మరియు వాటి గ్రాఫ్లు 0πలో ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మనం సిరీస్ యొక్క విలువను కనుగొనాలి 1 1315 కాబట్టి పై సిరీస్ యొక్క విలువను పొందటానికి మనము f యొక్క సైన్ సిరీస్ విస్తరణలో x 2 ఉంచుదాము అందువలన 22sin 2 1 sin 2sin 3π2 3 21 1315 ⇒1 1315 4 ఇది సమస్య యొక్క రెండవ భాగాన్ని పూర్తి చేస్తుంది మరొక ఉదాహరణను మనము సాధిద్దాం 0π లో fx x2 అనే ఫంక్షన్ను పరిగణించండి దీని హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ లెక్కించబడుతుంది మరియు తరువాత మనము సిరీస్ 1 122132 142 యొక్క విలువను కనుగొందాము

కాబట్టి మనకు 023 4112 122132 ⇒1 122132 212 మరొక ఉదాహరణను మనము తీసుకుందాము 0π లో fxcos x ను హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ గా విస్తరించాలి

బేసి ఫంక్షన్ యొక్క ఫోరియర్ సిరీస్ సరి ఫంక్షన్ యొక్క ఫోరియర్ సిరీస్ మరియు ఒక ఫంక్షన్ యొక్క హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్ లేదా హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్ ఇప్పుడు మనము తెలుసుకోవచ్చు ధన్యవాదములు